అందరికీ నమస్తే ఈరోజు మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ పై కొత్త కోర్సును ప్రారంభించబోతున్నాం మీ అందరిని కలవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను మరియు మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ పై కొత్త కోర్సు తీసుకోవడానికి సంతోషిస్తున్నారని నాకు తెలుసు ఇక నా గురించి సంక్షిప్త పరిచయం నేను వరదరాజ బాపట్ నేను చార్టెడ్ అకౌంటెంట్ మొదలైన వాటితో సహా వివిధ పరిశోధనల మీద ఆసక్తి కలదు నా ఫేస్బుక్ గురించి చర్చించబోతోంది కాస్ట్ అకౌంటింగ్ పై మనకు మరో కోర్సు ఉంది ఇది ఖర్చులకు సంబంధించిన అకౌంటింగ్ అంశాలను గురించి చర్చిస్తుంది ఈ కోర్సులో మీరు వివిధ పనులను సమయ పరంగా సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము ఈ పిపిటి చర్చలో ఆర్థిక వ్యయ అకౌంటింగ్ ప్రారంభించి తరువాత ఆర్థిక నివేదికల గురించి కూడా నేర్చుకుంటాము ఈ కోర్సు కామర్స్ మరియు అకౌంటెన్సీ ప్రాథమిక నేపథ్యంగా ఉన్న వారికే కాక కామర్స్ మరియు అకౌంటెన్సీ నేపథ్యం లేని విద్యార్థులకు కూడా చాలా ఉపయోగపడుతుంది అంతేకాక ఇంజనీర్లకు ఫార్మసిస్ట్ లకు మొదలగు వృత్తి విద్య విద్యార్థులకు కళలు మరియు శాస్త్రీయ విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది ఇది మీ యొక్క ఆర్థిక నైపుణ్యానికి సంబంధించి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుంది కానీ మీరు ముందుకు వెళితే వాస్తవానికి మీ నిర్వహణ మరియు ఆర్థిక నైపుణ్యం ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటాయి కాబట్టి అకౌంటింగ్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఆర్ధికవ్యవస్థపై మీ అవగాహనను పెంపొందించుకోవడంలో సహాయపడుతుందిఇది మీరు నిర్వాహక హోదా లో ఉన్నప్పుడు మీ పనితీరుని మరియు ఇతరుల యొక్క పనితీరును పోల్చడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అకౌంటింగ్ అంటే ఏమిటి అనే దాని గురించి మనం కొంచెం చర్చిస్తాము సరళంగా చెప్పాలంటే అకౌంటింగ్ను మనం ఆర్థికపరమైన లావాదేవీల యొక్క నివేదన మరియు మూల్యాంకనం చేసే వ్యాపార భాషగా నిర్వచించగలము మీరు అకౌంటింగ్ సరిగ్గా చేస్తుంటే అది వ్యాపార సమర్థతలో మెరుగుదలకు దారితీస్తుంది ఇది చివరికి లాభాలను పెంచుతుంది అన్ని వ్యాపార కార్యకలాపాల ప్రణాళిక నిర్వహణ మరియు నియంత్రణకు అకౌంటింగ్ సమాచారం చాలా ఉపయోగపడుతుంది మరియు ప్రభుత్వం లేదా ఎన్జిఓ వంటి వ్యాపారేతర సంస్థలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు వ్యక్తిగత పెట్టుబడి మరియు పన్ను ప్రణాళిక నిర్ణయాలకు కూడా అకౌంటింగ్ పరిజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది ఈ కోర్సు మిమ్మల్ని అకౌంటెంట్గా చేస్తుందని అనుకోకండి మీ ప్రాథమిక పాఠ్యాంశముగా అకౌంటింగ్ తీసుకున్న వారు మీరు మరింత వివరంగా అకౌంటింగ్ నేర్చుకోవచ్చు మరియు అకౌంటెంట్లుగా మారవచ్చు కానీ ఈ కోర్సు ప్రతిఒక్కరికీ ఉపయోగకరం కాబట్టి మీరు అకౌంటెంట్గా ఉండాలని అనుకోవచ్చు లేదా అనుకోక పోవచ్చు మీరు డాక్టర్ కావచ్చు మీరు ఇంజనీర్ కావచ్చు మీరు మేనేజర్ కావచ్చు మీరు ఫార్మసిస్ట్లు కావచ్చు ఈ కోర్సు అకౌంటింగ్ మరియు ఆర్ధిక అంశాలు గురించి ప్రాథమిక సూత్రాలు మరియు పదజాలంతో కూడి మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నా మీరు ఎవరైనా మీ పనితీరు ఆర్థిక పరంగానే అంచనా వేయబడుతుంది మరియు ఈ కోర్సు ప్రధానంగా ఆ పరిభాషలను అర్థం చేసుకోవడమే ఇప్పుడు అకౌంటింగ్ యొక్క మూడు ముఖ్యమైన శాఖలను చూద్దాం కాబట్టి ఈ శాఖలు ఏమిటో అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నిస్తాము మొదటిది ఫైనాన్షియల్ అకౌంటింగ్ తరువాత కాస్ట్ అకౌంటింగ్ మరియు మూడవది మేనేజ్మెంట్ అకౌంటింగ్ మన ప్రస్తుత కోర్సు ఫైనాన్షియల్ అకౌంటింగ్ కావున ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏమిటో చూద్దాం ఇంకనూ అకౌంటింగ్ లోని మూడు అంశాలను వేరుచేసి లోతుగా పరిశీలిద్దాం ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క మొదటి దశ ఆర్థిక లావాదేవీలను నమోదు చేయడం తదుపరి దశ లావాదేవీలను సంగ్రహించడం మరియు మూడవ దశ ఆర్థిక స్థితిని నివేదించడం క్లుప్తంగా ప్రతి వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఉండే ఆర్థిక చిక్కులను కూడా నమోదు చేయాలి ఇప్పుడు మీరు కొన్ని వ్యాపార లావాదేవీలను ఉదాహరణగా తీసుకోండి మీరు ముడిసరుకును కొనుగోలు చేయవచ్చు అది వ్యాపార లావాదేవీ అప్పుడు మీరు కొంత ఉత్పత్తి చేయవచ్చు మీరు తుది ఉత్పత్తి అమ్మకం కోసం వెళ్ళవచ్చు ప్రయాణానికి ఖర్చులు ఉండవచ్చు మీరు ఛార్జీలు ఖర్చులు చేయవచ్చు బ్యాంకు ఛార్జీల ద్వారా మీరు వడ్డీని పొందవచ్చు ఇవన్నీ వ్యాపార లావాదేవీలకు ఉదాహరణలు మరియు అవి నమోదు చేయబడాలి మీరు వ్యాపారేతర సంస్థ అయినప్పటికీ మీరు ఒక ఎన్జిఓ లేదా మీరు ప్రభుత్వం అయినా సరే అప్పుడు కూడా ఈ లావాదేవీలు ఉంటాయి కాబట్టి వ్యాపారమే కాదు వ్యాపారం కానిది కూడా ఆర్థిక లావాదేవీలు ఉంటే అది నమోదు చేయాలి కాబట్టి ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క మొదటి దశ ప్రతి లావాదేవీని నమోదు చేయడం తదుపరి దశ లావాదేవీలను సంగ్రహించడం మీ అందరికీ మీ స్వంత బ్యాంక్ ఖాతా ఉంటుంది మీరు బ్యాంకుతో వివిధ లావాదేవీల్లోకి ప్రవేశిస్తారు మీరు పాస్బుక్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్ను కూడా చూస్తారని నేను భావిస్తున్నాను ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ మీకు ఏమి ఇస్తుంది బ్యాంక్ స్టేట్మెంట్ లేదా పాస్బుక్ అనేది బ్యాంకుతో మీ లావాదేవీల సారాంశం ఇప్పుడు బ్యాంక్ లక్షలాది ఖాతాదారులను కలిగి ఉంటుంది మరియు వారు రకరకాల లావాదేవీలను కలిగి ఉన్నారు బ్యాంకు వారు ఖాతాదారులతో పాటు వివిధ పెట్టుబడులు మరియు రుణ సంబంధిత లావాదేవీలను కూడా కలిగి ఉంటారు కాని వారు ఒక నిర్దిష్ట ఖాతాదారుడికి సంబంధించిన లావాదేవీలను మాత్రమే సంగ్రహించి అతడికి పాసుపుస్తకం ఇస్తారు ఇక రెండవ దశ సంబంధిత లావాదేవీలను సంగ్రహించడం ఈ సందర్భంలో బ్యాంక్ యొక్క ఖాతాదారునిగా మీకు మీ లావాదేవీల సారాంశం లభిస్తే అది మీకు ఉపయోగపడుతుంది మీకు బ్యాంక్ యొక్క ఇతర లావాదేవీలపై ఆసక్తి ఉండదు మరియు ఇతర ఖాతాదారుల సమాచారం మీకు ఇవ్వడానికి బ్యాంకుకు అధికారం లేదు కాబట్టి వారు మీ ఈ యొక్క లావాదేవీలను సంగ్రహంగా చెబుతారు అది రెండవ దశ కాబట్టి ఈ ఉదాహరణలో ఇది ఒక నిర్దిష్ట ఖాతాదారుని యొక్క వ్యక్తిగత లావాదేవీ అదే విధంగా బ్యాంకులు ఒక పక్క రుణాల గురించి లావాదేవీలు ఒక పక్క వారి ఆస్తుల గురించి లావాదేవీలు ఒక పక్క వారి జీతం వ్యయం లావాదేవీలను ఒకపక్క నమోదు చేస్తాయి వారు రెండవ దశలో పై లావాదేవీల సంబంధిత లావాదేవీలను సంగ్రహిస్తారు మీలో అకౌంటింగ్ పరిభాష తెలిసినవారికి మొదట దశ నేను జర్నలైసింగ్ ఖాతాల తయారీ అంటారని తెలుసు అని నేను భావిస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ అకౌంటింగ్ పరిభాషను ఉపయోగించడం లేదు కాబట్టి సరళంగా చేయడానికి నేను రెండు దశలుగా చెబుతున్నాను లావాదేవీలు నమోదు చేయడం మొదటి దశ గాను లావాదేవీల సంగ్రహణ రెండవ దశ గాను చెబుతున్నాను ఇప్పుడు మూడవ దశ నివేదించడం ఎందుకంటే మీరు ఇప్పటికే లావాదేవీలను సంగ్రహించారు ఇప్పుడు అకౌంటింగ్ వ్యవధి ముగింపులో అనగా 1 సంవత్సరం కావచ్చు లేదా ఒక నెల కావచ్చు మీరు తుది బ్యాలెన్స్లను తెలుసుకోవాలనుకోవచ్చు తద్వారా మీ లాభం ఎంతో తెలుసుకోవాలనుకోవచ్చు మీ దగ్గర ఎంత నగదు ఉందో తెలుసుకోవాలనుకోవచ్చు మీ దగ్గర ఎంత బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయో తెలుసుకోవాలనుకోవచ్చు కాబట్టి మీరు మీ ఆర్థిక స్థితిని సూచించే బ్యాలెన్స్ల తుది సారాంశాన్ని తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి మూడవ దశలో వివిధ ఆర్థిక నివేదికలను తయారు చేయడం ద్వారా నివేదించడం జరుగుతుంది కాబట్టి బాహ్య వినియోగదారుల కోసం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల తయారీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశమని గుర్తుంచుకోండి కాబట్టి ఆర్ధిక స్థితిగతులు వ్యాపారం యొక్క బయటివారికి పంపబడతాయి ఇప్పుడు బాహ్య వినియోగదారులు అంటే ఎవరు మీకు తెలిసినంతవరకు చాలా మంది ప్రజలు ఆదాయపు పన్ను రిటర్నులనులో ఉంచబడతాయి కాబట్టి ఆ ఆర్థిక నివేదికలపై ఆసక్తి ఉన్న ఎవరికైనా అవి అందుబాటులో ఉంటాయి ఆ ఆర్థిక నివేదికలపై అంతర్గత వినియోగదారులు కూడా సమానంగా ఆసక్తి కలిగి ఉంటారు అది నిర్వహణ అధికారి కావచ్చు లేదా మీ డైరెక్టర్ల బోర్డు లేదా మీ యజమానులు కావచ్చు కాని సాధారణంగా ఆర్థిక నివేదికలు బాహ్య వినియోగదారుకు అందుబాటులో ఉంటాయి అందుకే సాధారణంగా ఫైనాన్షియల్ అకౌంటింగ్ బాహ్య వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటుందని నేను చెప్పాను ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ప్రక్రియ లేదా దశల గురించి మీరు అన్ని అవగాహనలను పొందుతున్నారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు అకౌంటింగ్ యొక్క రెండవ అంశం కాస్ట్ అకౌంటింగ్ తో పోల్చి చూద్దాం ఇప్పుడు కాస్ట్ అకౌంటింగ్ విషయానికి వస్తే ఇవి మూడు ముఖ్యమైన దశలు మొదటిది ఖర్చుల నమోదు ఇది ఫైనాన్షియల్ అకౌంటింగ్తో బాగా సరిపోలినట్లు చూడవచ్చు ఎందుకంటే ఫైనాన్సియల్ అకౌంటింగ్ లో మొదటి దశ ఆర్థిక లావాదేవీల నమోదు ఉంది ఇక్కడ అది ఖర్చుల నమోదు అని చెబుతుంది తరువాతిది ఖర్చు యొక్క విశ్లేషణ మరియు మూడవది ఖర్చు స్టేట్మెంట్ల తయారీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ మరియు కాస్ట్ అకౌంటింగ్ యొక్క మొదటి దశ ఒకేలా ఉంటుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఆర్ధిక లావాదేవీలు నమోదు చేస్తాము కాస్ట్ అకౌంటింగ్ లో ఖర్చుల యొక్క నమోదు చేస్తాము ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ మరియు కాస్ట్ అకౌంటింగ్ ల మొదటి దశ ఒకేలా ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానం చాలాసార్లు అవును అనే చెప్పాలి ఎందుకంటే చాలా ఆర్థిక లావాదేవీలు మీకు కొంత ఖర్చుతో కూడుకొని ఉంటాయి మరియు దాదాపు అన్ని ఖర్చులు ఆర్థిక లావాదేవీలే ఉదాహరణకు మీరు ఒక రెస్టారెంట్ కి వెళ్ళితే అప్పుడు మీరు కొంత ఖర్చు చేస్తారు అది ఆర్థిక లావాదేవీ అవుతుంది ఇది మీకు ఖర్చు అవుతుంది మీరు అద్దె చెల్లించవచ్చు అద్దె అనేది ఆర్థిక లావాదేవీ మీకు ఖర్చు కూడా మీరు మళ్ళీ జీతాలు చెల్లిస్తూ ఉండవచ్చు అది ఆర్థిక లావాదేవీ మరియు ఖర్చు కూడా అవుతుంది కాబట్టి చాలా సార్లు దాదాపు అన్ని ఖర్చులు ఆర్థిక లావాదేవీలలో ఉంటాయి అప్పుడు మీకు మళ్ళీ ఇంకో దశ అవసరమా మీరు ఇప్పటికే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో నమోదు చేసారు ఇక్కడ మళ్ళీ మీరు ఎందుకు నమోదు చేయాలి కానీ వాస్తవానికి సమాధానం ఏమిటంటే మీరు ఎక్కువ నమోదు చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఖర్చు అకౌంటింగ్లో మీరు చాలా ఎక్కువ వివరాలతో నమోదు చేస్తున్నారు ఉదాహరణకు ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మీరు జీతం ఎంత అని నమోదు చేస్తుండవచ్చు కాస్ట్ అకౌంటింగ్ లో మీరు నిర్దిష్ట ఉద్యోగి ఏ పని చేస్తున్నారనేది ఎంత సమయం తీసుకున్నారని మరియు పని యొక్క స్వభావం గురించి కూడా మరిన్ని వివరాలను నమోదు చేస్తున్నారు కాబట్టి ఖర్చు నమోదు వాస్తవానికి మరింత వివరణాత్మకంగా ఉంటుంది ఇది వివిధ శాఖల క్రింద ఖర్చులను విశ్లేషించడానికి దారితీస్తుంది ఉదాహరణకు ఉత్పాదక వ్యయం ఉత్పత్తి వ్యయం మార్కెటింగ్ ఖర్చు నిర్వాహక వ్యయం మరియు మొదలైనవి చెప్పవచ్చు ఈ విశ్లేషణ ఆధారంగా చివరకు మీరు కాస్ట్ షీట్ వంటి వివిధ ఆర్థిక నివేదికలను తయారు చేసుకోవచ్చు అంతర్గత వినియోగదారుని లక్ష్యంగా కాస్ట్ అకౌంటింగ్ పనిచేస్తుందని గుర్తుంచుకోండి కాబట్టి ఇది రహస్య సమాచారం ఇది ఎవరికీ ఇవ్వబడలేదు ఇది ప్రధానంగా అంతర్గత వినియోగదారుల కోసం తయారు చేయబడుతుంది కాబట్టి నేను కొంచెం వెనక్కి వెళ్తాను ఇప్పుడు మొదట మనము ఫైనాన్షియల్ అకౌంటింగ్ గురించి చర్చించాము తరువాత మనము ఖర్చు అకౌంటింగ్ గురించి చర్చించాము మనము కాస్ట్ అకౌంటింగ్ యొక్క ఎక్కువ వివరాలకు వెళ్ళము ఎందుకంటే మనకు కాస్ట్ అకౌంటింగ్ పై ప్రత్యేక కోర్సును కలిగి ఉన్నాము అక్కడ దాని గురించి మరిన్ని వివరాలను చర్చిస్తాము అకౌంటింగ్లో మూడవ శాఖ లేదా అకౌంటింగ్లో మూడవ అంశాన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు మేనేజ్మెంట్ అకౌంటింగ్ కూడా అదే కోవకు చెందుతుంది ఇప్పుడు మీరు ఆర్థిక మరియు ఆర్థికేతర సమాచారం రెండింటినీ నమోదు చేస్తున్నారు మీరు ఆర్థిక సమాచారాన్ని ఇతర సమాచారంతో విశ్లేషిస్తారు ఇవి వివిధ స్టేట్మెంట్ల తయారీకి దారితీస్తాయి ఇవి ప్రధానంగా నిర్వాహక నిర్ణయాలకు ఉపయోగిస్తారు ఈ సమాచారం మళ్ళీ గోప్యంగా ఉండాలి ఇవి బయటివారికి ఇవ్వకూడనివి మరియు వివిధ స్థాయిల నిర్వహణ యొక్క నిర్ణయం తీసుకోవటానికి నిర్వహించబడుతుంది కాబట్టి ఇది ప్రధానంగా అంతర్గత వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటుంది ఇప్పుడు మనము అన్ని అంశాలను మరలా చూద్దాం మొదటిది ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇది సాధారణంగా బాహ్య డొమైన్ కోసం పబ్లిక్ డొమైన్లో ప్రచురించబడుతుంది మరోవైపు మీకు ఖర్చు మరియు నిర్వహణ అకౌంటింగ్ చాలా సందర్భాల్లో ఈ రెండిటినీ కలిపి నిర్వాహక అకౌంటింగ్ అని పిలుస్తారు ఇది నిర్ణయం తీసుకోవడంలో మీకు సమాచారం ఇస్తుంది మరియు ఇది ప్రధానంగా అంతర్గత వినియోగదారుల కోసం తయారు చేయబడుతుంది ఇప్పుడు మనము తదుపరి స్థాయికి వెళ్తాము మీరు అకౌంటింగ్ యొక్క ప్రధాన అంశాలను అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యొక్క తయారీ అని మీకు ముందుగానే అవగాహన ఉంది ఆర్థిక నివేదికల ద్వారా మీరు ఏమి అర్థం చేసుకుంటారు ముఖ్యమైన ఆర్థిక నివేదికలు మరియు ఈ నివేదికలు ఏ ప్రయోజనాలకు ఉపయోగపడతాయి మొదలైన విషయాలు చూద్దాం ఇప్పుడు మొదటి విషయం ఏమిటంటే ముఖ్యమైన నివేదికలు ఏమిటి మీలో చాలామంది వాటి గురించి విన్నారని లేదా వాటి గురించి తెలిసి ఉండవచ్చని నేను భావిస్తున్నాను మీరు వివిధ ఆర్థిక నివేదికల గురించి ఆలోచిస్తున్నారా మీలో చాలా మంది సరిగ్గా అనుకుంటున్నారని నేను భావిస్తున్నాను అక్కడ బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ ఉంటుంది మరియు ఆర్థిక నివేదికలుగా పరిగణించబడే మరిన్ని నివేదికలు ఉన్నాయి సంగ్రహించిన రూపంలో మీకు ఆర్థిక సమాచారాన్ని ఇచ్చే ఏదైనా ప్రకటన ఆర్థిక ప్రకటనగా పరిగణించబడుతుంది అవి ఏ ప్రయోజనానికి ఉపయోగపడతాయి ఉదాహరణకు మీరు బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే బ్యాలెన్స్ షీట్ నుండి మీకు ఏమి లభిస్తుంది సంస్థ యొక్క ఆర్థిక నివేదిక ద్వారా ఆ సంస్థ యొక్క ఆస్తి అప్పుచెల్లించాల్సిన ధనం యొక్క వివరాలు బ్యాలెన్స్ షీట్ లో కనబడుతుంది బ్యాలెన్స్ షీట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా అదే బ్యాలెన్స్ షీట్ మీకు ఏమి ఇస్తుందో మనము రాబోయే స్లైడ్లో వివరంగా చర్చించబోతున్నాము తరువాతిది ప్రాఫిట్ లాస్ అకౌంట్ అని పిలువబడే స్టేట్మెంట్ కూడా ఉంది ఎందుకంటే మనకు చాలా సార్లు వ్యాపారం ఎంత నగదును సంపాదించింది మరియు ఎక్కడ ఖర్చు చేసింది నగదు సంపాదించడానికి ప్రధాన వనరులు ఏమిటి నగదు ఖర్చు చేసే ప్రధాన వనరులు ఏమిటి లేదా పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన వనరులు మొదలైనవి తెలుసుకోవటానికి మీకు ఆసక్తి ఉంటుంది ఇవన్నీ నగదు ప్రవాహ ప్రకటనలో సంగ్రహించబడతాయి దానికి తోడు మరికొన్ని ప్రకటనలు కూడా ఉన్నాయి అవి ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ కావచ్చు

కాబట్టి వివిధ రకాల ఆర్థిక నివేదికలు తయారు చేయబడతాయి మరియు అవి ఆర్థిక నివేదికల వర్గంలో ఉండవచ్చు ఈ కోర్సులో మనము ప్రధానంగా బ్యాలెన్స్ షీట్ పి ఎల్ ఖాతా మరియు నగదు ప్రవాహ ప్రకటనల గురించి రాబోయే వారాల్లో మాట్లాడుతాము ఇప్పుడు దీన్ని చాలా సాధారణ భాషలో చెప్పాలంటే మీరు ఒక సంస్థ గురించి ఆలోచిస్తే వ్యాపారం చేయడానికి కొంత వనరులు అవసరం కాబట్టి మీకు వనరులు వచ్చాయి వనరులు ఎవరో బయటివారు అందిస్తారు వ్యాపారానికి కావలసిన వనరులను సమకూర్చేవారు కూడా ఉంటారు కాబట్టి ఏ సంస్థకైనా ఈ వనరులు మరియు వనరుల ప్రొవైడర్లు ఎల్లప్పుడూ సరిపోలాలి ఇప్పుడు సాధారణంగా కార్యకలాపాలు చేస్తున్నప్పుడు మీరు ప్రాథమిక వ్యాపార నమూనాను అనుసరిస్తారు మీరు వ్యాపారాన్ని కొంత డబ్బుతో ప్రారంభిస్తారు అప్పుడు మీరు ముడి పదార్థాల సేకరణ లేదా అవసరమైన వస్తువుల సేకరణ చేయవలసి ఉంటుంది మీరు వాటిని వినియోగించి కొన్ని వస్తువులను తయారు చేసి పంపిణీ చేసి అమ్మకం ద్వారా తిరిగి ధనాన్ని పొందుతారు దీనిని మనం మనీ సైకిల్ అని పిలుస్తాము దీనిని వ్యాపార చక్రం లేదా విలువ చేరిక చక్రం అని కూడా పిలుస్తారు ఎందుకంటే మనము ప్రయత్నిస్తున్నది ఏమిటంటే మీరు x మొత్తం ధనంతో ప్రారంభిస్తే అది మీరు చేసే మొత్తం ప్రక్రియ ద్వారా x ప్లస్ ధనాన్ని కలిగి ఉంటుంది కావున ఒక ప్రాథమిక వ్యాపార నమూనా ఏమనగా వ్యాపారంలో భాగంగా ధనం తో పాటు అదనంగా కొంత విలువ కూడా కలిగి ఉండాలి దీనికి మౌలిక సదుపాయాల తోడ్పాటు అవసరం మరియు ఇది ఉద్యోగుల వలన జరుగుతుంది వీరు కూడా ఈ వ్యాపార నమూనా లేదా వ్యాపార చక్రంలో భాగంగా ఉంటారు ఎందుకంటే ఈ మొత్తం వ్యవస్థను వారే నడుపుతారు ఇక వ్యాపారంలో భాగంగా మీరు పలు రకాల వనరులు సమకూర్చు కొనుటకు ఉపయోగించుటకు వినియోగదారునికి చేర్చుటకు కొన్ని ఖర్చులు భరిస్తారు మరియు ఆ వస్తువులు వినియోగదారునికి అందించుట వలన కొంత ధనాన్ని పొందుతారు ఇప్పుడు ఈ ఖర్చులకు ఆదాయానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేయాలి ఇప్పుడు ఆ ప్రకటన ఏమిటి మీలో చాలా మంది దీనిని సరిగ్గా ఊహిస్తున్నారని నేను భావిస్తున్నాను దీనిని లాభం మరియు నష్టం ఖాతా అంటే ఏమిటి మరియు బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము మనము ఇప్పుడే చర్చించినట్లుగా P L ఖాతా ఆదాయాన్ని మరియు వ్యయాన్ని పోల్చుతూ మీకు లాభం లేదా నష్టం రూపంలో నికర ఫలితాన్ని ఇస్తుంది మరొక వైపు మీరు మీ వనరులను జాబితా చేసే ఒక ప్రకటన చేస్తారు ఆ వనరులను ఆస్తులుగా పిలుస్తారు మరియు వనరులను కల్పించే వాటిని అప్పులు గా పిలుస్తారు ఇప్పుడు మీ ఆస్తులను స్థిర ఆస్తులుగా వర్గీకరించారు మీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలు స్థిర ఆస్తులుగా పిలువబడతాయి ఎందుకంటే మౌలిక సదుపాయాలు శాశ్వత స్వభావం కలిగి ఉంటాయి ఇది మీ ప్రక్రియలో నిరంతరం వినియోగించబడటం లేదు ఇది కేవలం మీ ప్రక్రియకు మద్దతు ఇచ్చే ఉత్ప్రేరకంగా మాత్రమే పనిచేస్తుంది ఇప్పుడు మీ వ్యాపార చక్రంలో ప్రస్తుత ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులను చర ఆస్తులుగా పిలుస్తారు కాబట్టి చర ఆస్తులను కొన్నిసార్లు వర్కింగ్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు స్థిర ఆస్తుల యొక్క ఏదైనా ఉదాహరణల గురించి మీరు ఆలోచించగలరా మీ మనస్సులోకి వచ్చే చాలా సులభమైన ఉదాహరణ భూమి లేదా భవనం అని నేను అనుకుంటున్నాను కాబట్టి వ్యాపారాన్ని నడపడానికి మీకు భవనం రూపంలో కొంత స్థలం అవసరం కంప్యూటర్ పని చేయడానికి సాఫ్ట్వేర్ కూడా అవసరమే కాబట్టి హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ ఇవన్నీ స్థిర ఆస్తులకు ఉదాహరణలు ఇప్పుడు చర ఆస్తులకు ఉదాహరణలు ఏమిటి మీరు వ్యాపార చక్రాన్ని గమనిస్తే చర ఆస్తుల గురించి తెలుసుకోవచ్చు మీరు కొనుగోలు చేసే ముడిసరుకు మీ చేతిలో నిలువ ఉన్న ముడి పదార్థం ప్రస్తుత ఆస్తి అయిన స్టాక్గా మిగిలి ఉంటే అది చర ఆస్తి అవుతుంది మీరు ముడి సరుకును ఉపయోగించి కొన్ని వస్తువులను ఉత్పత్తి చేస్తారు అది కూడా స్టాక్గా ఉంటుంది మళ్ళీ పూర్తి చేసిన వస్తువులు కూడా చర ఆస్తికి ఉదాహరణ అవుతుంది కొన్ని సందర్భాలలో పూర్తయిన వస్తువులకు లేదా మీరు అందిస్తున్న సేవలకు వినియోగదారులు మీకు వెంటనే ధనం చెల్లించకపోవచ్చు వినియోగదారుల నుండి సేకరించాల్సిన మొత్తం కూడా అది చర ఆస్తి అవుతుంది కాబట్టి ఆ స్వీకరించదగిన మొత్తం కూడా మీ ప్రస్తుత ఆస్తులు మీ చేతిలో ఉన్న నగదు లేదా బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు బ్యాంకులతో మీకు వచ్చిన నగదు ఇవన్నీ మీ చర ఆస్తులకు ఉదాహరణలు కాబట్టి మీ ఆస్తులకు ప్రధాన ఉదాహరణలు స్థిర ఆస్తులు చర ఆస్తులు ఇక మీరు మీ ఉద్యోగస్తులను మీ ఆస్తులలో ఉన్నట్లుగా పరిగణించగలరా సమాధానం అవును మరియు కాదు రెండూ ఎందుకంటే ఉద్యోగస్తులను మానవీయ ఆస్తులుగా పరిగణించవచ్చు ఎందుకనగా వారి మేధో మూలధనంతో నే వ్యాపారాలు నడుస్తున్నవి దురదృష్టవశాత్తు మానవ ఆస్తులను బ్యాలెన్స్ షీట్లో చూపించడానికి అనుమతి లేదు ఎందుకు వాటిని బ్యాలెన్స్ షీట్లో చూపించకూడదని మీరు ఆలోచించగలరా మానవీయ ఆస్తులు ఎవరికి సొంతం కాదు ప్రజలు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు లేదా భాగస్వామ్యులు లేదా యజమానులు కావచ్చు అంతేకానీ ఆస్తులు మాత్రం కాదు కాబట్టి సంస్థలోని వస్తువులను మాత్రమే చూపాలి అంతేకానీ సొంతం కాని మానవులను ఆస్తిగా బ్యాలెన్స్ షీట్ లో చూపరాదు అందుకే స్లైడ్లో నేను చూపించాను కాని బ్యాలెన్స్ షీట్ క్రింద చూపలేదు కాబట్టి ఈ ఆస్తులన్నింటినీ కలిపి వ్యాపారం కోసం ఉపయోగపడే వనరులుగా పేర్కొనవచ్చు ఇంకా ఈ వనరులతో పాటు వాటిని వ్యాపారానికి అందించిన సరఫరాదారులను కూడా గుర్తించాలి ఎందుకంటే అవి మనకు ఉచితంగా రావు ఎవరో వాటిని మనకు అందించారు వాటిని ఎవరు అందించారు ఈ స్లైడ్ లో మూడు నాలుగు ఉదాహరణలు ఉన్నాయి అక్కడ మూలధనం ఉంది అక్కడ రుణాలు ఉన్నాయి మరియు ప్రస్తుత అప్పులు ఉన్నాయి ఇప్పుడు మూలధనం అంటే ఏమిటి మూలధనం యజమానులు పెట్టిన ధనాన్ని సూచిస్తుంది రుణాలు అంటే ఏమిటి రుణాలు తీసుకోవడం అంటే రుణదాతలు మీకు ఇచ్చిన ధనాన్ని సూచిస్తుంది ఉదాహరణకు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల వారు మీకు కొంత రుణం ఇచ్చారు ప్రస్తుత ఆస్తులు లేదా ప్రస్తుత అప్పులు ఏమిటి ప్రస్తుత అప్పులు అంటే వ్యాపార చక్రం నుండి ఉత్పత్తి చేయబడిన డబ్బు ఉదాహరణకు మీరు ఏదైనా కొనుగోలు చేసి వాటికి ధనం చెల్లించకపోతే ఆ బకాయిలు లేదా చెల్లించాల్సిన ప్రస్తుత రుణాలను ప్రస్తుత అప్పులు అంటారు ఈ మొదటి దశలో మీరు బ్యాలెన్స్ షీట్ లో ఆస్తి వైపు అప్పు వైపు ఏ ఏ ముఖ్యమైన అంశాలు ఉండాలో చూశారు అని నేను భావిస్తున్నాను కాబట్టి మనం ఇక్కడ ఆగుదాం మొదటి ఉపన్యాసంలో మనం అకౌంటింగ్ అంటే ఏమిటో అర్థం చేసుకున్నాం తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ మరియు మేనేజ్మెంట్ అకౌంటింగ్ మధ్య తేడాను గుర్తించడానికి ప్రయత్నించాం ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రధానంగా బాహ్య వినియోగదారుల కోసం తయారుచేస్తారు ఇంకా ఖర్చు నమోదు చేయడానికి మరియు నివేదికలను సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు కాస్ట్ అకౌంటింగ్ ప్రధానంగా అంతర్గత వినియోగదారుల కోసం చేస్తారు మనం ఖర్చును నమోదు చేస్తాము మరియు వివిధ ఆర్థిక నివేదికలను అందిస్తాము తరువాతి భాగంలో మనం ఆర్థిక నివేదికల గురించి చర్చించాము కాబట్టి డబ్బు చక్రం లేదా వ్యాపార చక్రం అంటే ఏమిటి మరియు వ్యాపార చక్రం నుండి మీరు P L ఖాతా మరియు బ్యాలెన్స్ షీట్ ఎలా పొందాలో చర్చించాము తరువాతి ఉపన్యాసంలో మనం P L ఖాతా మరియు బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటి అని కొనసాగిద్దాం మీరు మొదటి చర్చను ఇష్టపడ్డారని నేను నమ్ముతున్నాను కాబట్టి దయచేసి రెండవ చర్చను చూడండి